హలో గత కొన్ని అధ్యాయాలలో మేము మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడుతున్నాము ట్రాన్సిస్టర్ లేదా IC యాంప్లిఫైయర్ ఉపయోగించి మైక్రోవేవ్ యాంప్లిఫైయర్ డిజైన్ చేయడానికి మీరు మొదట కావలసిన ఫ్రీక్వెన్సీ వద్ద S పారామితులు ఏమిటి బయాసింగ్ కండీషన్స్ ఏమిటి అని చూడాలి ఆ తరువాత మీరు ∆ మరియు K యొక్క విలువ ఏమిటో తెలుసుకుంటారు తద్వారా నిర్దిష్ట ఫ్రీక్వెన్సీ లో యాంప్లిఫైయర్ స్టేబుల్ గా ఉందో లేదో మీకు తెలుస్తుంది అది స్టేబుల్ గా లేకపోతే ఆ ప్రత్యేక సందర్భంలో మీరు ఏమి చేస్తారు మీరు ఇన్పుట్ మరియు అవుట్పుట్ స్టెబిలిటీ సర్కిల్స్ ను గీస్తారు స్టెబిలిటీ సర్కిల్స్ స్మిత్ చార్ట్ ను ఎక్కడ కట్ చేస్తుందో మీరు నిర్దిష్ట భాగం నివారించి స్మిత్ చార్ట్ యొక్క విభిన్న భాగాలలో ΓS విలువ మరియు ΓL విలువలు ఎంచుకోండి ఇది స్టెబిలిటీ సర్కిల్స్ ని ఇంటర్సెక్ట్ చేయదు మీరు స్టెబిలిటీ భాగాన్ని సరిచూసుకున్న తర్వాత మేము ఏమి చేసాము ఆ తరువాత మీరు Gtu max విలువ ఏమిటో లెక్కిస్తారు తద్వారా ఇచ్చిన గెయిన్ కోసం కావలసిన యాంప్లిఫైయర్ను డిజైన్ చేయవచ్చని మీకు తెలుస్తుంది కాబట్టి మీరు కోరుకున్న గెయిన్ Gtu max కంటే తక్కువ అని మీకు తెలిస్తేGtu తో ప్రారంభిద్దాం అప్పుడు మీరు gs మరియు gl యొక్క విలువను Gt విలువను ఇచ్చే విధంగా ఎంచుకుంటారుఆ తర్వాత మీరు ΓS మరియు ΓL రెండింటికీ గెయిన్ సైకిల్స్ ను గీయండి కాన్స్టెంట్ గెయిన్ సర్కిల్స్ పై ΓS మరియు ΓL యొక్క విలువలను ఎంచుకోండి ఇవి సెంటర్ పాయింట్ కు దగ్గరగా ఉంటాయి అది 50 Ω తద్వారా ఇంపిడెన్స్ మ్యాచింగ్ నెట్వర్క్ సులభం మరియు సరళీకృతం అవుతుంది ఈ రోజు మేము లో నాయిస్ యాంప్లిఫైయర్ల గురించి మాట్లాడబోతున్నాము కాబట్టి లో నాయిస్ యాంప్లిఫైయర్లు రిసీవర్ యొక్క ఇన్పుట్ వద్ద ముఖ్యమైన యాంప్లిఫైయర్లలో ఒకటి ఉదాహరణకు యాంటెన్నా ద్వారా రిసీవర్ అందుకున్న సిగ్నల్ చాలా చిన్నది మరియు ఇది అట్మాస్పియర్ గుండా ప్రయాణించింది కాబట్టి వాస్తవానికి ఇది చాలా నాయిస్ ని కలిగి ఉంది కాబట్టి మనకు యాంప్లిఫైయర్ వద్దు అది కూడా నాయిస్ ని జోడిస్తుంది అయినప్పటికీ మీరు నాయిస్ ని నివారించలేరు మీరు తక్కువ నాయిస్ ఫిగర్ తో యాంప్లిఫైయర్ డిజైన్ చేయగలరు కాబట్టి నాయిస్ యొక్క సోర్సెస్ ఏమిటి మరియు లో నాయిస్ యాంప్లిఫైయర్ను ఎలా డిజైన్ చేయగలమో చూద్దాం కాబట్టి మేము వేర్వేరు నాయిస్ సోర్స్ లను చూడబోతున్నాము కాబట్టి మొదట థర్మల్ నాయిస్ తో ప్రారంభిద్దాం సరే కాబట్టి థర్మల్ నాయిస్ ప్రాథమికంగా సర్క్యూట్లోని రెసిస్టర్ల కారణంగా ఉంటుంది కాబట్టి థర్మల్ నాయిస్ ఎలా వస్తుంది రెసిస్టర్ ద్వారా ఒక కరెంట్ ప్రవహించినప్పుడు రెసిస్టర్లో శక్తి వెదజల్లుతుంది మరియు అది I2R చే ఇవ్వబడుతుంది కాబట్టి ఈ శక్తి వెదజల్లడం వేడికి దారితీస్తుంది మరియు అదే థర్మల్ ప్రభావం మరియు దానిని థర్మల్ నాయిస్ అంటారు మీన్ స్క్వేర్ నాయిస్ వోల్టేజ్ v24 kTRB k అంటే ఏమిటి k బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్Boltzmann's constant దాని విలువ 1 38 x 10 23 J °K ఇక్కడ K అనేది టెంపరేచర్ కెల్విన్లో ఇవ్వబడినది T ఏమిటి T అనేది అబ్సొల్యూట్ టెంపరేచర్ కెల్విన్లో ఇవ్వబడినది ఇది వాస్తవానికి సెంటీగ్రేడ్ లో 273° ప్లస్ టెంపరేచర్ కు సమానం B అనేది బ్యాండ్విడ్త్ కాబట్టి నిర్దిష్ట రిసీవర్ పనిచేసే బ్యాండ్విడ్త్ మరియు R అనేది రెసిస్టెన్స్ విలువ 10 MHz కు సమానమైన బ్యాండ్విడ్త్ యొక్క పారామితుల కోసం v2 ను లెక్కించడానికి ఒక ఉదాహరణ తీసుకుందాం ఏదైనా సెల్యులార్ బ్యాండ్ కోసం 10 MHz అనేది పరిగణించదగ్గ బ్యాండ్విడ్త్ ఉదాహరణకు 890 నుండి 960 వరకు GSM 900 వోల్ట్లు మనకు తెలుసు వాస్తవానికి ఇది 890 నుండి 950 మరియు 935 నుండి 960 MHz వరకు రెండు వేర్వేరు బ్యాండ్లుగా విభజించబడింది వాస్తవానికి ఒక బ్యాండ్ 10 MHz గా ఉండదు ఇది సాధారణంగా దాదాపు 1 MHz గా ఉంటుంది కానీ Wi Fi కమ్యూనికేషన్ కోసం Wi Fi కమ్యూనికేషన్ ఫ్రీక్వెన్సీ విలువలు 2 4 నుండి 2 483 GHz వరకు ఉన్నాయని చెప్పండి అంటేఇప్పుడు 83 MHz బ్యాండ్విడ్త్ కానీ బ్యాండ్విడ్త్ ట్రాన్స్మిషన్ కి ఉపయోగించబడే సరైన భాగం కాదు బ్యాండ్విడ్త్ రిసెప్షన్ కోసం మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు ఆ బ్యాండ్విడ్త్ దాదాపు 20 MHz ఉంటుంది కాబట్టి 10 MHz ఆ సెల్యులార్ బ్యాండ్ మరియు Wi Fi బ్యాండ్ మధ్య ఉందని మేము చెప్పగలం కాబట్టి 10 MHz బ్యాండ్ విడ్త్ కోసం మరియు మాకు రెసిస్టెన్స్ 1 kΩ సమానం మరియు రూమ్ టెంపరేచర్ 30° C అని చెప్పబడుతుంది కాబట్టి v2 విలువను ఈ ప్రతేక్య వ్యక్తీకరణ ద్వారా చూద్దాము కాబట్టి 4 k అనగా 1 38 x 10 23 x T కెల్విన్ లో 273 30 ఉంటుంది ఇది రెసిస్టర్ విలువ 1000 తో గుణించబడుతుంది మరియు 10 x 106 బ్యాండ్విడ్త్ తో గుణించబడుతుంది మీరు గణన చేస్తారు కాబట్టి నాయిస్ వోల్టేజ్ 12 9 uV గా వస్తుంది ఇప్పుడు ఈ రకమైన నాయిస్ ని వైట్ నాయిస్ అని కూడా పిలుస్తారు దానికి కారణం రెసిస్టర్లు సాధారణంగా ఫ్రీక్వెన్సీ ఇన్సెన్సిటివ్ కాబట్టి వైట్ నాయిస్ ప్రాథమికంగా dc నుండి THz మరియు ఎక్కువ ఫ్రీక్వెన్సీ రేంజ్ వరకు ఉంటుంది కాబట్టి రెసిస్టర్ ద్వారా ఉత్పన్నమయ్యే థర్మల్ నాయిస్ ని వైట్ నాయిస్ అని కూడా అంటారు కాబట్టి నాయిస్ రెసిస్టెన్స్ తో నాయిస్ పవర్ ఎంత సంబంధం కలిగి ఉందో చూద్దాం కాబట్టి ఉన్నప్పుడు నాయిస్ సోర్స్ నుండి లభించే గరిష్ట పవర్ Rలోడ్ Rn కు సమానంగా ఉంటుంది ఇప్పుడు మేము గరిష్ట నాయిస్ ని ఆప్టిమైజ్ చేయడానికి ప్రయత్నించడం లేదు మేము Rలోడ్ ను Rn కి సమానంగా లేదా సోర్స్ రెసిస్టెన్స్ ఎంచుకోవడానికి కారణం కావచ్చు కాబట్టి గరిష్ట సిగ్నల్ లోడ్కు ప్రసారం చేయబడుతుంది కాబట్టి ఇది నాయిస్ సోర్స్ అని అనుకుందాం దీనికి అనుబంధ రెసిస్టెన్స్ Rn ఉంటుంది కాబట్టి గరిష్ట సిగ్నల్ పవర్ ట్రాన్స్మిషన్ గరిష్ట నాయిస్ పవర్ కి దారితీస్తుంది Rలోడ్ Rn కు సమానంగా ఉండాలి కాబట్టి ఈ వోల్టేజ్ vn 2 కు సమానంగా ఉంటుందని మేము చెప్పగలం నేను vn ఉద్దేశపూర్వకంగా ఇక్కడ వ్రాయలేదని దానికి కారణం vn గుర్తు ఊహించలేము కాబట్టి దీనికి ఇక్కడ ప్లస్ ఉండవచ్చు లేదా అక్కడ మైనస్ ఉండవచ్చు కాబట్టి సాధారణంగా మనం vn స్క్వేర్ రూపంలో సూచించబడుతుంది కానీ ఇది vn 2 అని మీరు అర్థం చేసుకోవాలి కాబట్టి మీరు పవర్ ని లెక్కించాలనుకుంటే దాని యొక్క స్క్వేర్ ని తీసుకోవాలి కాబట్టి లోడ్కు పంపిణీ చేయబడిన పవర్ ఈ విధంగా ఉంటుంది P 2RLoad4KTRnB4Rn ఇక్కడ Rn నాయిస్ రెసిస్టెన్స్ మరియు గరిష్ట నాయిస్ పవర్ గణన కోసం Rలోడ్ విలువ Rnకు సమానంగా ఉండాలి ఇది గరిష్ట సిగ్నల్ పవర్ ప్రసారానికి కూడా వర్తిస్తుంది కాబట్టిP ఇప్పుడు kTB గా వస్తుంది ఆసక్తికరమైన విషయం ఇక్కడ నిజంగా ఎటువంటి రెసిస్టెన్స్ విలువ లేదని మీరు చూడవచ్చు కాబట్టి రెసిస్టర్ నుండి స్వతంత్రమైన నాయిస్ పవర్ అంటే ఏమిటి వాస్తవానికి ఈ లోడ్ Rn కు సమానమని భావించి ఈ ప్రత్యేక వ్యక్తీకరణ డిరైవ్ చేయబడిందని నేను చెప్పాలనుకుంటున్నాను Rలోడ్ విలువ Rnకి సమానం కాకపోతే ఆ ప్రత్యేక సందర్భంలో R పరిగణించబడుతుంది కాబట్టి మనం అదే ఉదాహరణ తీసుకుందాం కానీ ఇప్పుడు రిసీవర్ చివర వచ్చే గరిష్ట నాయిస్ పవర్ ఏమిటో మనం లెక్కించబోతున్నాం కాబట్టి 30° C టెంపరేచర్ యొక్క 10 MHz బ్యాండ్విడ్త్ కొరకు P యొక్క విలువను మనం లెక్కించవచ్చు ఇది KTB కాబట్టి ఇది k T అనేది 273 ప్లస్ 30 ఇది బ్యాండ్విడ్త్ మరియు ఇది 4 18× 10 14 W గా వస్తుంది కాబట్టి ఇది చాలా తక్కువ సంఖ్య అని మీరు చూడవచ్చు దీని dB ని తీసుకుందాం కనుక ఇది మైనస్ 133 8 dB గా వస్తుంది ఇది మైనస్ 103 ఇప్పుడుమొబైల్ ఫోన్ రిసీవర్ సెన్సిటివిటీ మైనస్ 70 dBm నుండి మైనస్ 100 dBm వరకు ఉంటుందని చెప్పనివ్వండి వాస్తవానికి మైనస్ 110 dBm వరకు సెన్సిటివిటీ ఉన్న చాలా మొబైల్ ఫోన్లు ఉన్నాయి కాబట్టి మైనస్ 100 dBm తో పోల్చితే ఈ నాయిస్ పవర్ చాలా తక్కువ కాదు లేదా మొబైల్ ఫోన్ ద్వారా అందుకోగల తక్కువ విలువ ఇప్పుడు నాయిస్ యొక్క మరొక సోర్స్ ని చూద్దాం ఇది షాట్కీ నాయిస్ అని కూడా పిలువబడే షాట్ నాయిస్ అయితే ప్రాథమికంగా నేను ఈ ఫలితాలను p n జంక్షన్ నుండి మీకు చెప్పాలనుకుంటున్నాను కాబట్టి ఏదైనా డయోడ్ లేదా ట్రాన్సిస్టర్కు p n జంక్షన్ ఉంటుంది కాబట్టి ఆ pn జంక్షన్ గుండా కరెంట్ ప్రవహిస్తుంది మరియు ఆ కరెంట్ యొక్క DC విలువ Idc అని అనుకుందాం అప్పుడు మీన్ స్క్వేర్ నాయిస్ కరెంట్ ఇవ్వబడుతుంది in2 2qIdcB ఇక్కడ q అనేది ఛార్జ్ ఇది 1 6× 10 19 C చే ఇవ్వబడినది మరియు B అనేది రిసీవర్ బ్యాండ్విడ్త్ లేదా మీరు ప్రత్యేక బ్యాండ్విడ్త్ పై పనిచేయడానికి యాంప్లిఫైయర్ డిజైన్ చేయాలని చెప్పవచ్చు కాబట్టి I dc విలువ 10 mA కి సమానం మరియు B విలువ 10 MHz కు సమానం అని చెప్పండి కాబట్టి in2 విలువ ఏమిటో చూద్దాం in2 2× 1 6 × 10 19 × 10 × 10 3 × 10 × 106 కాబట్టి ఈ ప్రత్యేక నాయిస్ కరెంట్ వల్ల నాయిస్ పవర్ ఎంత దీనిని మనం లెక్కిద్దాం మేము రెసిస్టర్ యొక్క విలువను ఊహించుకోవాలి కాబట్టి చాలావరకు మైక్రోవేవ్ సర్క్యూట్ రెసిస్టెన్స్ విలువ సాధారణంగా 50 Ω గా తీసుకోబడుతుంది కాబట్టి P in2× 501 6 ×10 12 W 118dB 88dBm కాబట్టి ఇది చాలా పెద్ద విలువ అని మీరు చూడవచ్చు మీరు మొబైల్ ఫోన్ రిసీవర్ సెన్సిటివిటీ గురించి ఆలోచిస్తే అందువల్ల తక్కువ నాయిస్ యాంప్లిఫైయర్ యొక్క మొదటి దశలో ఎక్కువ భాగం 10 mA యొక్క బయాసింగ్ కరెంట్ను ఉపయోగించదు ఇది దాదాపు 1 నుండి 2 mA కావచ్చు మరియు మీరు దీనిని తీసుకుంటే 1 mA అని చెప్పండి కాబట్టి ఈ విలువ తదనుగుణంగా తగ్గుతుందని మేము చూస్తాము కాబట్టి in2విలువ 10 రెట్లు తగ్గుతుంది మరియు నాయిస్ పవర్ కూడా 10 dB తగ్గుతుంది ఇది మైనస్ 98 dBm ఉంటుంది కాబట్టి మేము తక్కువ నాయిస్ యాంప్లిఫైయర్ డిజైన్ చేస్తున్నప్పుడు దయచేసి గుర్తుంచుకోండి యాంప్లిఫైయర్ ద్వారా ఉత్పత్తి అయ్యే నాయిస్ పవర్ సాధ్యమైనంత తక్కువగా ఉండాలి కాబట్టి ఇప్పుడు నాయిస్ ఫిగర్ ను నిర్వచించండి కాబట్టి మొదట మేము సిగ్నల్ టు నాయిస్ రేషియో ని నిర్వచిస్తాము మీలో చాలా మందికి సిగ్నల్ టు నాయిస్ రేషియో గురించి బాగా తెలుసు సిగ్నల్ టు నాయిస్ రేషియో PSPn గా నిర్వచిస్తారు అది సిగ్నల్ పవర్ డివైడెడ్ బై నాయిస్ పవర్ తప్ప మరొకటి కాదు మరియు వాస్తవానికి ఈ విషయాలు వోల్టేజ్కు సంబంధించినవి కాబట్టి ఇది vs2R ఇది కూడా vn2R అవుతుంది కాబట్టి R మరియు R రద్దు చేయబడతాయి కాబట్టి ఇది నాయిస్ వోల్టేజ్ మరియు సిగ్నల్ వోల్టేజ్ పరంగా ఇది సిగ్నల్ టు నాయిస్ రేషియో ఇప్పుడు నాయిస్ ఫిగర్ సింబల్ NF అని నిర్వచించండి కాబట్టి నాయిస్ ఫిగర్ ని ఇలా నిర్వచిస్తారు NFSNRinSNRout కాబట్టి ఇది నాయిసీ నెట్వర్క్ యొక్క ఇన్పుట్ అని మీరు చూడగలరు దాని యొక్క గెయిన్ Ga మరియు ఇది అవుట్పుట్ కాబట్టి ఈ నాయిసీ నెట్వర్క్ చిత్రంలోకి వస్తున్న చోట నుండి ఏదైనా యాంప్లిఫైయర్ గురించి ఆలోచించండి ట్రాన్సిస్టర్తో ప్రారంభిద్దాం ట్రాన్సిస్టర్ యాంప్లిఫైయర్లో అనేక రెసిస్టర్లు ఉంటాయి దీనికి కొన్ని p n జంక్షన్ ఉంటుంది కాబట్టి ఆ p n జంక్షన్లను నాయిస్ కరెంట్ ద్వారా సూచించవచ్చు కాబట్టి మొత్తం యాంప్లిఫైయర్ సర్క్యూట్ను దాని థెవెనిన్ లేదా నార్టన్ సమానమైన సర్క్యూట్ పరంగా సూచించవచ్చు కాబట్టి నార్టన్ ఈక్వివాలెంట్ అంటే ఏమిటి రెసిస్టర్తో పార్లల్ గా కరెంట్ ఉంటుంది కాబట్టి ఏదైనా యాంప్లిఫైయర్ చివరికి నాయిస్ కరెంట్ మరియు రెసిస్టర్కు సరళీకృతం చేయవచ్చని మేము చెప్పగలం కాబట్టి నాయిస్ కరెంట్ మరియు రెసిస్టర్ ఏమిటో మనం ఇప్పటికే చూశాము నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను ఇండక్టర్లు మరియు కెపాసిటర్లు ఉన్నాయి ఐడియల్ ఇండక్టర్ మరియు కెపాసిటర్లు మాత్రమే ఏ నాయిస్ కి దారితీయవు నిజమైన ఇండక్టర్ ఇండక్టర్ మరియు సిరీస్ రెసిస్టెన్స్ ద్వారా సూచించబడుతుంది ఆ సిరీస్ రెసిస్టెన్స్ నాయిస్ పవర్ కి దారితీస్తుంది అదేవిధంగా మరియు లాసీ కెపాసిటర్ను ఐడియల్ కెపాసిటర్ పరంగా లాసీ రెసిస్టర్లతో సమాంతరంగా సూచించవచ్చు కాబట్టి ఆ నాయిస్ రెసిస్టెన్స్ మనం లెక్కించాలి నాయిస్ పవర్ అంటే ఏమిటి కానీ సాధారణంగా చెప్పాలంటే ఏదైనా నాయిస్ నెట్వర్క్ కరెంట్ సోర్స్ మరియు రెసిస్టెన్స్ పరంగా సూచించబడుతుంది దీని కోసం మేము ఇప్పటికే మీకు వ్యక్తీకరణ ఇచ్చాము నిర్దిష్ట సర్క్యూట్ నుండి వచ్చే ఈక్వివలెంట్ నాయిస్ ఏమిటో మనం తెలుసుకోవచ్చు కాబట్టి ఇప్పుడే నిర్వచించుకుందాం ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ Ga కాబట్టి నాయిస్ ఫిగర్ వ్యక్తీకరణను ఇప్పుడు తెలుసుకుందాంఅది ఇన్పుట్ వద్ద సిగ్నల్ టు నాయిస్ రేషియో డివైడెడ్ బై అవుట్పుట్ సిగ్నల్ టు నాయిస్ రేషియో అవుతుంది ఇప్పుడు కొంత నాయిస్ నెట్వర్క్ ద్వారా ఉత్పత్తి అవుతుంది కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ఎల్లప్పుడూ 1 కన్నా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఇన్పుట్ వద్ద సిగ్నల్ టు నాయిస్ రేషియో PsPn మీరు ఇక్కడ నుండి చూడవచ్చు మరియు అవుట్పుట్ వద్ద సిగ్నల్ టు నాయిస్ రేషియో ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది NFPnoutPn Ga అంటే ఏమిటి Ga ఈ ప్రత్యేకమైన యాంప్లిఫైయర్ యొక్క గెయిన్ తప్ప మరొకటి కాదు మరియు ఇది PsPn కు సమానం ఇప్పుడు దీనిని నెట్వర్క్ యొక్క నాయిస్ టెంపరేచర్ అని పిలువబడే మరొక పదాన్ని నిర్వచించబోతున్నాము నెట్వర్క్ యొక్క నాయిస్ టెంపరేచర్ వంటిది ఏదీ లేదని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను దీని అర్థం నెట్వర్క్కు ఇంత ఎక్కువ టెంపరేచర్ లేదా మరి ఏదో టెంపరేచర్ ఉంటుంది అని కాదు ఇది నాయిస్ ఫిగర్ యొక్క గణిత సూచిక మాత్రమే పెద్ద సర్క్యూట్ యొక్క మొత్తం నాయిస్ ఫిగర్ ను తెలుసుకోవడానికి ఇది సూచిక మాత్రమే కాబట్టి దయచేసి నాయిస్ టెంపరేచర్ ఫిజికల్ క్వాంటిటీ కాదని గుర్తుంచుకోండి ఇది నాయిస్ ఫిగర్ ను గణిత పరంగా సూచిస్తుంది కాబట్టి ఇప్పుడు దీనిని సుచిద్దాం కాబట్టి Pn విలువ kTB కి సమానం తప్ప మరొకటి కాదు అని మేము చూశాము మరియు అది నాయిసీ నెట్వర్క్కు ఇవ్వబడుతుంది కాబట్టి Pnoutఏమిటో చూద్దాం కాబట్టి Pnout విలువ గెయిన్ ని ఈ ప్రత్యేక పవర్ తో గుణించడం ద్వారా వస్తుంది కనుక ఇది GakTB ప్లస్ Pne అవుతుంది ఇది ఈ ప్రత్యేక నెట్వర్క్ ద్వారా ఉత్పన్నమయ్యే నాయిస్ తప్ప మరొకటి కాదు కాబట్టి ఈ ప్రత్యేక విషయం ఇప్పుడు ఈ ప్రత్యేక రూపం లో వ్రాస్తారు ఇక్కడ Pne విలువ Te ఈ పదాలతో గుణించినప్పుడు వచ్చిన రూపంలో సూచించబడుతుంది కాబట్టి Pne విలువ అవుట్పుట్ వద్ద నాయిస్ పవర్ డివైడెడ్ బై నెట్వర్క్ యొక్క అంతర్గత నాయిస్ అని మేము చెప్పగలం మరియు ఈ అంతర్గత నాయిస్ అన్ని రెసిస్టర్ల వల్ల కావచ్చు ప్రస్తుతమున్న అన్ని సోర్సెస్ వల్ల నెట్వర్క్లోని అన్ని వోల్టేజ్ సోర్సెస్ వల్ల కావచ్చు కాబట్టి ఇక్కడ నుండి మనం Te విలువ TePneGakB తప్ప మరేమి కాదు అని చెప్పవచ్చు మీరు తదుపరి స్లైడ్లో చూపిన విధంగా ఈ మొత్తం విషయాన్ని కొంచెం సరళంగా ఆలోచించవచ్చు కాబట్టి మునుపటి స్లైడ్లో మేము చూపించిన అదే విషయం నాయిస్ ఇన్పుట్ నాయిసీ నెట్వర్క్ ఉంది కానీ ఇప్పుడు ఈ నెట్వర్క్ నాయిస్ లేని నెట్వర్క్ ఉన్న ఈ ప్రత్యేక రూపంలో ప్రదర్శించబడుతుంది కాబట్టి ఈ నాయిసీ భాగాన్ని మేము ఎలా చూసుకున్నాము కాబట్టి మేము మునుపటి స్లయిడ్ లో చూసిన ఈ ప్రత్యేక నెట్వర్క్ Pneయొక్క నాయిస్ ని సృష్టిస్తుందిమరియు ఆ Pne రూపంలో kTeB Gaతో గుణించబడుతుంది కాబట్టి ఈ టర్మ్ ఇన్పుట్ వైపు తీసుకోబడింది చివరకు మనం అవుట్పుట్ను చూసినప్పుడు అవుట్పుట్ ఈ పటర్మ్ ఈ ప్రత్యేకమైన టర్మ్ ద్వారా ఇక్కడ గుణించాలి కాబట్టి నాయిస్ ఫిగర్ ఏమిటో మనం ఇప్పుడు చెప్పగలం కాబట్టి నాయిస్ ఫిగర్ ఈ ప్రత్యేక వ్యక్తీకరణ ద్వారా ఇవ్వబడుతుంది కాబట్టి ఇప్పుడు విలువలను ప్రతిక్షేపిద్దాం కాబట్టి Pnout GakBT ప్లస్ Te తప్ప మరేమీ కాదు మరియు ఈ టర్మ్ ఏమిటి P n in అనేది kTB Ga అలాగే ఉంటుంది మేము ఇప్పుడు దీన్ని సరళీకృతం చేస్తే GakB GakB రద్దు అవుతుంది కాబట్టి మనకు మిగిలినది T ప్లస్ Te డివైడెడ్ బై T విలువ 1 ప్లస్ Te డివైడెడ్ బై T కు సమానం ఇచ్చిన T కి ఇది సాధారణ టర్మ్ అని నేను ప్రస్తావించాలనుకుంటున్నాను అయినప్పటికీ ఒక తయారీదారు నెట్వర్క్ యొక్క నాయిస్ ఫిగర్ ను పేర్కొనాలి వారు ఏ ఆర్బిటరీ టెంపరేచర్ కు నాయిస్ ఫిగర్ ను నిర్వచించలేరు కాబట్టి వారు ఏమి చేస్తారు అవి వాస్తవానికి స్టాండర్డ్ టెంపరేచర్ కోసం నాయిస్ ఫిగర్ ను నిర్వచించాయి మరియు నేను T0 యొక్క ఈ విలువ 290° K కి సమానమని చెప్పాలనుకుంటున్నాను కాబట్టి 290 విలువ 273 17° C కు సమానం కాబట్టి వారు టెంపరేచర్ ను 17°C గా తీసుకున్నారు భారతదేశం లో సాధారణంగా చెప్పాలంటే మనం 27° గా తీసుకున్నాము నిజానికి అది ఇచ్చిన ఒక మంచి సంఖ్య 273 ప్లస్ 27 విలువ 300° ఉండేదికానీ అయితే ఈ పరిణామాలు పాశ్చాత్య ప్రపంచంలో జరిగింది వారు 17° నుంచి తీసుకున్నారు కాబట్టి మేము T0 ను 273 ప్లస్ 17 గా తీసుకోవాలిఇది 290° కెల్విన్ కాబట్టి ఈ నిర్దిష్ట ప్రామాణిక టెంపరేచర్ కోసం నాయిస్ ఫిగర్ ను నిర్వచిస్తుంది ఇప్పుడు దీనిని TeT0 కు మరింత సరళీకృతం చేయవచ్చు మళ్ళీ నేను ఈ Te అంతా నెట్వర్క్ సరళీకృతం చేయడానికి మాత్రమే ఉన్నాయి దీనిని పునరావృతం చేయాలనుకుంటున్నాను ఇది తదుపరి స్లైడ్లో చూస్తాము కాబట్టి ఇప్పుడు మేము రెండు క్యాస్కేడ్ నెట్వర్క్ యొక్క నాయిస్ ఫిగర్ ను తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మనకు నెట్వర్క్ ఒకటి ఉందని చెప్పండి ఇది గెయిన్ Ga1 Te1 NF1 ద్వారా నిర్వచించబడుతుంది వాస్తవానికి చాలా సందర్భాలలో Ga1 మరియు NF1 ను తయారీ దారులు ఇస్తారు కాబట్టి మనం Te1 ను లెక్కించాలి ఇది Ga2NF2 చే నిర్వచించబడిన నెట్వర్క్ కాబట్టి ఇప్పుడు మనం Pnఅంటే ఏమిటో తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి నేను ఇక్కడ ప్రస్తావించాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఇది ఇక్కడ ఒక రెసిస్టర్ను చూపిస్తుంది కానీ ఇది T0ద్వారా సూచించబడుతుంది కాబట్టి ఇది ఒక స్టాండర్డ్ టెంపరేచర్ దీని విలువ 290° కు సమానం కాబట్టిPn యొక్క విలువను ఎలా కనుగొనవచ్చో చూద్దాం కాబట్టి Pnout ఈ ప్రత్యేక పదం ద్వారా ఇవ్వబడుతుంది ఇది kT0B కి అనుగుణంగా ఉంటుంది ఇది Ga1Ga2గెయిన్తోగుణించబడుతుంది కాబట్టి ఈ ప్రత్యేక టర్మ్ ఈ టెంపరేచర్ కు అనుగుణంగా ఉందని మీరు చూడవచ్చు అప్పుడు Te1 ఇన్పుట్ వైపు తీసుకోవాలి అలాగే దీని కోసం కూడా ktE1B Ga1 మరియు Ga2Te2 కోసం ఇది ఇక్కడ దీని యొక్క ఇన్పుట్ వైపుకు వెళుతుంది కాబట్టి ఇది Ga2 ద్వారా మాత్రమే గుణించబడుతుంది కాబట్టి మీరు Ga2 kTe2B అవుతుంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన నెట్వర్క్ యొక్క అన్ని నాయిస్ టెంపరేచర్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము మళ్ళీ నేను మా అసలు లక్ష్యం Te12 ను కనుగొనడం కాదు ఈ రెండు నెట్వర్క్ల కంబైన్డ్ నాయిస్ ఫిగర్ ను కనుగొనడమే మా అసలు లక్ష్యం ఇది మళ్ళీ గణిత సూచిక కాబట్టి మేము Pnout వాస్తవానికి ఒకే నెట్వర్క్ ద్వారా సూచించబడుతుంది అని చెప్పగలం కాబట్టి ఆ సింగిల్ నెట్వర్క్ కోసం గెయిన్ Ga1 Ga2kB అవుతుంది మరియు ఇది ఇన్పుట్ వైపు కనిపించే మొత్తం విషయం అవుతుంది కుడి వైపు టర్మ్ ను ఇప్పుడు ఈ ప్రత్యేకమైన పద్ధతిలో సరళీకృతం చేయవచ్చు మనం GA1 Ga2kB వెలుపల తీసుకోవచ్చు కాబట్టి మనకు T0 ప్లస్ Te1 ప్లస్ Te2 డివైడెడ్ బై Ga1 మిగిలి ఉన్నాయి కాబట్టినేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇక్కడ నుండి మనం Te12ను Te1 ప్లస్ Te2 డివైడెడ్ బై Ga1గా లెక్కించవచ్చు మా లక్ష్యం Te12 ను కనుగొనడం కాదు మా లక్ష్యం NF12 ను కనుగొనడం కాబట్టి ఇప్పుడు మేము Teవిలువను నాయిస్ ఫిగర్ పరంగా ప్రతిక్షేపిస్తాము కాబట్టి మనం ఇప్పుడు Te12 ను T0 గా వ్రాయవచ్చు అదేవిధంగా మేము Te1మరియు Te2 వ్రాయగలము కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణను సరళీకృతం చేయడం ద్వారా మనం ఇప్పుడు NF12 ను NF1 ప్లస్ NF2 మైనస్ 1 డివైడెడ్ బైGa1గా వ్రాయవచ్చు కాబట్టి మొత్తం నాయిస్ ఫిగర్ ను మేము ఎలా కనుగొంటాము కాబట్టి మొత్తం నాయిస్ ఫిగర్ NF12NF1Ga1 కాబట్టి NF1 ఇది నెట్వర్క్ 1 కు అనుగుణంగా ఉంటుంది అయితే NF2 విలువ ఇప్పుడు NF2 మైనస్ 1 డివైడెడ్ బై మొదటి దశ గెయిన్ కాబట్టి మొదటి దశలో కూడా మంచి గెయిన్ ఉండాలి గెయిన్ 1 కి సమానం అయితే మొత్తం నాయిస్ ఫిగర్ ఈ రెండింటి కలయికగా ఉంటుంది అనుకుందాం కాని మొదటి దశలో 10 ఉంటే అప్పుడు ఈ టర్మ్ 10 ద్వారా డివైడ్ చేయబడుతుంది మొదటి దశ యొక్క గెయిన్ 100 అయితే ఈ పదం 100 ద్వారా డివైడ్ చేయబడుతుంది అంటే రెండవ దశ నాయిస్ ఫిగర్ సహకారం చాలా తక్కువగా ఉంటుంది ఇప్పుడు ఈ ప్రత్యేకమైన విషయాన్ని మూడు క్యాస్కేడ్ నెట్వర్క్లకు కూడా విస్తరించవచ్చు కాబట్టి ఈ ప్రత్యేక వ్యక్తీకరణను మూడు నెట్వర్క్లకు ఎలా విస్తరించవచ్చో చూద్దాం కాబట్టి మాకు మూడు క్యాస్కేడ్ నెట్వర్క్లు ఉన్నాయి కాబట్టి ఈ మూడు నెట్వర్క్ల మొత్తం నాయిస్ ఫిగర్ ను తెలుసుకోవాలనుకుంటున్నాము కాబట్టి మునుపటి విషయం గుర్తుకు తెచ్చుకోండి కాబట్టి మొదటి దశ NF1గా వస్తుంది ఇది NF2 మైనస్ 1 డివైడెడ్ బై మొదటి దశ యొక్క గెయిన్ కానీ మూడవ దశకు ఇది NF3 మైనస్ 1 మొదటి రెండు దశల గెయిన్ తో డివైడ్ చేయబడింది కాబట్టి ఇది Ga1 Ga2 మీరు ఒక ఉదాహరణ తీసుకుంటే అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది కాబట్టి మేము మూడు క్యాస్కేడ్ నెట్వర్క్ల కోసం నాయిస్ ఫిగర్ ను కనుగొనాలనుకుంటున్నాము కాబట్టి మొదటి దశలో 10 dB నాయిస్ ఫిగర్ 2 dB గెయిన్ ఉంది రెండవ దశలో 6 dB నాయిస్ ఫిగర్ మరియు 14 dB గెయిన్ ఉంది మూడవ దశ వాస్తవానికి నాయిస్ ఫిగర్ విషయానికొస్తే ఇది 10 dB మరియు గెయిన్ 18 dB కాబట్టి ఇప్పుడు మేము NF13ను కనుగొనవలసి ఉంది కాబట్టి దయచేసి ఈ dB విలువలను ఈ ప్రత్యేక వ్యక్తీకరణలో ఉంచవద్దు మీరు సంబంధిత సంఖ్యా విలువను తప్పక కనుగొనాలి కాబట్టి సంఖ్యా విలువను కనుగొనడానికి NFdB 10 లాగ్ NF ద్వారా ఇవ్వబడుతుంది అని మనకు తెలుసు కాబట్టి ఇక్కడ నుండి మేము NF కొరకు వ్యక్తీకరణను కనుగొనవచ్చు ఇది 10NFdB10 కాబట్టి ఈ కేసులన్నింటికీ ఇప్పుడు సంఖ్యా విలువలను తెలుసుకుందాం కాబట్టి NF1 విలువ 2 dB కి అనుగుణంగా 1 585 గా వస్తుంది Ga1 NF2 6 dB కి 10 గా వస్తుంది NF2 సుమారు 4 కానీ రియల్ విలువ 3 Ga2 14 dB 25 12 గా వస్తుంది మరియు అదేవిధంగా NF3 మరియు Ga3 లు ఈ విలువలతో ఇవ్వబడతాయి కాబట్టి ఇప్పుడు మనం మొత్తం నాయిస్ ఫిగర్ NF13 ను తెలుసుకోవచ్చు కాబట్టి NF1 విలువ అదే ఉంటుంది NF2 మైనస్ 1 మొదటి దశ యొక్క గెయిన్ తో డివైడ్ చేయబడింది తరువాత NF3 మైనస్ 1 డివైడెడ్ బై మొదటి దశ గెయిన్ మరియు రెండవ దశ యొక్క గెయిన్ కాబట్టి మొత్తం నాయిస్ ఫిగర్ 1 83 dBగా వస్తుంది కాబట్టి మీరు ఇక్కడ ఈ సంఖ్యను పరిశీలిస్తే ఇది ఇక్కడ 2 dB అని మీరు చూడవచ్చు కాబట్టి ఇది దాని కంటే ఎక్కువగా ఉండాలి కానీ మీరు ఇక్కడ చూడవచ్చు ఇది 6 dB మరియు 10 dB ఇది ఈ 2 ప్లస్ 6 ప్లస్ 10 యొక్క సమ్ కాదు దానికి కారణం మేము మొదటి దశకు కొంత గెయిన్ పొందాము కాబట్టి నాయిస్ ఫిగర్ 2 ఈ ప్రత్యేక గెయిన్ తో డివైడ్ చేయబడుతుంది ఈ నాయిస్ ఫిగర్ 3 ఈ రెండు గెయిన్ విలువల ద్వారా డివైడ్ చేయబడుతుంది అందువల్ల దీనికి సహకారం చాలా తక్కువ ఈ నాయిస్ ఫిగర్ చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ మొత్తం నాయిస్ ఫిగర్ కు దీని నుండి సహకారం చాలా తక్కువగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఇది 10 మైనస్ 1 అని చూద్దాం 9 10 25 12 ఇది నిజంగా 0 04 మాత్రమే అవుతుంది కాబట్టి ఈ నిర్దిష్ట సంఖ్యలో సహకారం చాలా తక్కువగా ఉందని మీరు చూడవచ్చు కాబట్టి ఈ రోజు సంగ్రహంగా చెప్పాలంటే తక్కువ నాయిస్ యాంప్లిఫైయర్ గురించి మాట్లాడాము మేము నాయిస్ యొక్క రెండు ప్రధాన సోర్స్ లను చూశాము ఒకటి రెసిస్టర్ కారణంగా థర్మల్ నాయిస్ మరియు తరువాత మేము లెక్కించాము నాయిస్ పవర్ ఏమిటి రెసిస్టర్ కారణంగా లభిస్తుంది అప్పుడు మేము షాట్ నాయిస్ ని చూశాము ఇది in 2 తో సూచిన్చాబడుతుంది మరియు ఇది ప్రధానంగా డయోడ్లు లేదా ట్రాన్సిస్టర్లలోని p n జంక్షన్ కారణంగా అవి ట్రాన్సిస్టర్లోని అనేక p n జంక్షన్లు కావచ్చు కాబట్టి ప్రాథమికంగా ఒక యాంప్లిఫైయర్ దాని నార్టన్ ఈక్వివలెంట్ ద్వారా సూచించబడుతుంది ఇది రెసిస్టర్ మరియు కరెంట్ సోర్స్ తో సమాంతరంగా ఉంటుంది తప్ప మరొకటి కాదు కాబట్టి ఏదైనా యాంప్లిఫైయర్ సర్క్యూట్ ఈ రెండు సాధారణ కరెంట్ మరియు రెసిస్టెన్స్ విలువలలో సూచించబడుతుంది మరియు వాటి నుండి లభించే నాయిస్ పవర్ ఏమిటో మనం తెలుసుకోవచ్చు ఆపై మేము సిగ్నల్ టు నాయిస్ రేషియో మరియు నాయిస్ ఫిగర్ గురించి మాట్లాడాము మేము నాయిస్ టెంపరేచర్ అనే టర్మ్ న్ని నిర్వచించాము నేను చెప్పినట్లుగా ఇది గణిత సూచిక మాత్రమే మరియు నాయిస్ టెంపరేచర్ గురించి మనం ఎక్కువగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మనకు ఆసక్తి ఉన్నది మొత్తం నాయిస్ ఫిగర్ ను కనుగొనడం మాత్రమే కాబట్టి మూడు క్యాస్కేడ్ దశల కోసం మొత్తం నాయిస్ ఫిగర్ వ్యక్తీకరణను మేము కనుగొన్నాము మరియు మేము ఒక ఉదాహరణ తీసుకున్నాము మరియు మొదటి దశ చాలా ముఖ్యమైనది అని మేము చూశాము కాబట్టి మేము మొదటి దశలో చాలా తక్కువ నాయిస్ కలిగి ఉండాలి తరువాతి ఉపన్యాసంలో లో నాయిస్ యాంప్లిఫైయర్ను ఎలా డిజైన్ చేయాలో చూద్దాము చాలా ధన్యవాదాలు మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను